కాబట్టి పునః స్వాగతం ఇది మీ ఉదాహరణ సంఖ్య 32 కాబట్టి ఈ ఉపన్యాసం ప్రారంభంలో నేను మీకు ఒక విషయం చెప్తాను DC సర్క్యూట్ కోసం మేము చాలా సమస్యలను పరిష్కరిస్తున్నాము కాబట్టి మేము సింగిల్ ఫేజ్ మరియు మూడు ఫేజ్ ac సర్క్యూట్లకి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో ఈ సిద్ధాంతం అన్నీ ఒకే విధంగా ఉంటాయని మీకు తెలుసు కానీ ac సర్క్యూట్లలో సంక్లిష్ట సంఖ్యలను కలిగి ఉంటుంది కాబట్టి సమయ పరిమితి వల్ల ఆ సమయంలో మనం ఇలా చాలా ఉదాహరణలను చర్చించలేము కాబట్టి అప్పుడు ఉదాహరణల సంఖ్య తగ్గుతుంది కానీ ఇప్పుడు మనం చర్చించిన DC సర్క్యూట్ విషయాలు ac సర్క్యూట్లకు కూడా వర్తిస్తాయి మరియు సంక్లిష్ట సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఈ ఉదాహరణకి తిరిగి రండి ఈ సందర్భంలో ఈ సర్క్యూట్ యొక్క RThevenin విలువను కనుక్కోవాలి ఆ సర్క్యూట్ని పరిశీలించండి ఈ సర్క్యూట్లో స్వతంత్ర మూలం లేదు అంటే మీ పరిశీలన నుండి మీరు RThevenin వాస్తవానికి 0గా తీసుకోవచ్చు ఎందుకంటే క్షమించండి RThevenin కాదు VThevenin 0 RThevenin కాదు VThevenin 0 కాబట్టి VThevenin విలువ సున్నా ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే RThevenin విలువని ఎలా కనుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ ఆధారిత మూలం ఉంది ఇది 2 ix మరియు ఇది ix కాబట్టి ఆధారిత మూలం ఉంది దీనిని పరిష్కరించడానికి మీరు ఒక కరెంట్ మూలాన్ని అనుసంధానం చేయవచ్చు ఉదాహరణకు స్వతంత్ర కరెంట్ మూలం i0 మీరు i0 విలువను ఏదైనా తీసుకోవచ్చు ఉదాహరణకు 1 ఆంపియర్ అనుకుందాము మరియు ఈ వోల్టేజ్ V0 అనుకుందాము అంటే ఇది మీ V0 వోల్టేజ్ ఇది వోల్టేజ్ మీ V0 ఎందుకంటే ఇది ఉమ్మడి నోడ్ మరియు ఇది మీ V0 కాబట్టి ఈ వోల్టేజ్ వాస్తవానికి V0 అందువల్ల RThevenin మీకు V0 i0 లభిస్తుంది కాబట్టి అలా చేయడానికి మన సమానమైన సర్క్యూట్కు వెళ్దాం కాబట్టి ఇది VThevenin 0 మరియు ఇప్పుడు ఇక్కడ మీరు i0 ను తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ కరెంట్ మూలం i0 1 ఆంపియర్ అని అనుకున్నాము మరియు ఈ V అంటే V0 వాస్తవానికి ఇది నోడల్ విశ్లేషణ వంటిది ఇది నోడల్ విశ్లేషణతో పరిష్కరించాలి కాబట్టి మీరు ఈ క్రింద ఉన్నదానిని గ్రౌండ్ అనుకుంటే ఇది మీ గ్రౌండ్ మరియు ఈ వోల్టేజ్ V0 అంటే ఈ వోల్టేజ్ V0 బాణం గుర్తు ఉంది కనుక ఇది మరియు ఇది - మరియు ఇక్కడ ఉన్న నోడ్ ఉమ్మడి నోడ్ ఎందుకంటే ఇక్కడ ఎలాంటి విద్యుత్ మూలకాలు అనుసంధానంలో లేవు ప్రాధమికంగా దీనిని మనం ఉమ్మడి నోడ్ అంటాము నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి KCL సిద్దాంతం వర్తింపచేయాలి ఇక్కడ కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది అనుకుందాము 4 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువ V0 4 మరియు ఈ ix పైకి ప్రవహిస్తోంది కానీ ఈ దిశలో ప్రవహించే కరెంట్ V0 నేను దీనిని శుభ్రం చేసి మళ్ళీ గీస్తాను కాబట్టి ఈ కరెంట్ V0 4 మరియు మీరు ఇక్కడ కరెంట్ని ఈ దిశలో తీసుకుంటే దీని విలువ V0 2 ix పైకి ప్రవహిస్తోంది కనుక ix V02 మరియు ఇది మన ఉమ్మడి నోడ్ కనుక ఇది కూడా అదే నోడ్గా తీసుకోవాలి కాబట్టి ఇది నోడ్ అని మీరు అనుకుంటే ఈ 2 ix కరెంట్ ఈ కరెంట్ ఈ నోడ్ నుండి బయటకు ప్రవహిస్తోంది ఇప్పుడు ఇక్కడ మనం KCLను వర్తింపచేయాలి నేను దీనిని ఇక్కడ వ్రాస్తున్నాను ఇది ఒక ఉమ్మడి నోడ్ మరొక కరెంట్ V0 4 ఇది మీ V0 4 కరెంట్ ఇది కూడా ఈ టర్మినల్ నుండి బయటికి ప్రవహిస్తోంది మరొక కరెంట్ ix అనుకుంటే ఇక్కడ ప్రవహించే కరెంట్ ix అనుకుందాము మనకు ix V0 2 అని తెలుసు ఈ ix కరెంట్ నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి ఇక్కడ ix లోపలికి వస్తోంది మరియు i0 కరెంట్ కూడా నోడ్ లోపలికి ప్రవహిస్తోంది కాబట్టి మన కామన్ నోడ్ లోపలికి ix మరియు i0 రెండు ప్రవహిస్తున్నాయి కనుక నేను దీనిని ఇక్కడ వ్రాస్తున్నాను నోడ్ లోపలికి ప్రవహించే కరెంట్లు i0 ix నోడ్ నుండి బయటికి ప్రవహించే కరెంట్ మూలం యొక్క 2 ix ఇక్కడ ఉన్న V0 4 కాబట్టి ఈ సమీకరణంలో ix విలువ తెలుసు కనుక ix V0 2గా ప్రతిక్షేపిస్తే మనకు V0 రూపంలో ఒక సమీకరణం వస్తుంది దీనిని పరిష్కరిస్తే మనకు V0 విలువ తెలుస్తుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది మన నోడల్ విశ్లేషణ యొక్క KCL సమీకరణం నేను ఇక్కడ వ్రాసాను i0 ix 2ix V0 4 ఇందాక నేను దీనిని i0 ix 2ix V0 4గా వ్రాసాను ix V0 2 అని చెప్పాను మీరు ఈ విలువను ప్రతిక్షేపిస్తే మీకు V0 4i0 లభిస్తుంది అంటే i0 మీరు ఏదో విలువ తీసుకున్నారు i0 1 ఆంపియర్ అనుకుందాము లేదా మీరు ఏదైనా విలువను తీసుకోవచ్చు అది పట్టింపు లేదు మరియు మనకు నేరుగా సమాధానం లభిస్తుంది వాస్తవానికి ఇక్కడ V0 4i0 వచ్చింది కాబట్టి ఇక్కడ i0 1 ఆంపియర్ అని పరిగణించాల్సిన అవసరం లేదు నేను దీనిని శుభ్రపరుస్తాను RThevenin V0 i0 ఇది వాస్తవానికి 4 Ω సర్క్యూట్లో ఆధారిత మూలాలు ఉన్నప్పుడు RThevenin ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నేను మీకు చెప్పాను కాబట్టి ఇది 4 Ω అంటే ఈ ప్రతికూల థెవెనిన్ నిరోధకం విలువ ఈ 4 28 చిత్రంలోని సర్క్యూట్ లో పవర్ సరఫరా చేస్తోందని సూచిస్తుంది కాబట్టి సర్క్యూట్లో ఆధారిత మూలాలు ఉన్నప్పుడు మన సర్క్యూట్లో ఆధారిత కరెంట్ మూలం ఉంది అంటే ఆధారిత కరెంట్ మూలం ఉంటే RThevenin ప్రతికూల విలువ అయ్యే అవకాశం ఉంది ఇది 4Ω అయితే దీని అర్ధం సర్క్యూట్ వాస్తవానికి విద్యుత్ సరఫరా చేస్తోంది కాబట్టి మనకు ఈ సందర్భంలో V0 4 i0 అనే సమీకరణం వచ్చింది కాబట్టి మనం i0 లేదా V0 విలువను తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేరుగా మనం V0i0 నిష్పత్తిని - 4Ω పొందుతున్నాము కాబట్టి ఇది ప్రతికూల థెవెనిన్ నిరోధకం కోసం నేను ఇచ్చిన ఉదాహరణ ఇప్పుడు మనం మరొక ఉదాహరణను చూద్దాము థెవెనిన్ సిద్దాంతం ఉపయోగించి 4 30 చిత్రంలోని సర్క్యూట్ యొక్క లోడ్ నిరోధకం RL వద్ద వోల్టేజ్ని కనుక్కోండి కాబట్టి ఇది మీ అధ్యాయం 4 కాబట్టి ఇది 30 సర్క్యూట్ చిత్రం కాబట్టి లోడ్ నిరోధకం RL 4Ω ద్వారా ప్రవహించే కరెంట్ని థెవెనిన్ సిద్దాంతం ఉపయోగించి కనుగొనాలి కాబట్టి థెవెనిన్ సిద్ధాంతం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి మొదట మనం ఈ లోడ్ నిరోధకం RL ని తొలగిస్తాము కనుక దీనిని ఓపెన్ సర్క్యూట్ చేస్తాము నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మనం ఈ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే VThevenin విలువను కనుక్కోవాలి కనుక RL 4 Ωను తీసివేశాము కనుక ఈ వోల్టేజ్ ప్రాధమికంగా V12 కి సమానం 12 అని రాసినప్పుడు 1 టర్మినల్ అంటే మరియు 2 అంటే కాబట్టి VThevenin Voc అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VThevenin వాస్తవానికి ఇది V12కి సమానం నేను దీనిని శుభ్రపరుస్తాను ఇక్కడ గుర్తు ఉంది కనుక ఈ బాణం గుర్తు ఈ దిశలో ఉంటుంది మరియు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc VThevenin కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ కనుక ఈ 4 Ω నిరోధకం ద్వారా ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు ఎందుకంటే ఇది తెరిచి ఉంది మరియు ఈ మెష్కి మనం KVL సిద్దాంతం వర్తింపచేయాలి కాబట్టి ఈ మెష్కి KVL ఉపయోగిస్తే ఇక్కడ ప్రవహించే కరెంట్ని నేను ముందే సూచించాను ఇప్పుడు మరొక సారి చూపిస్తున్నాను ఈ కరెంట్ i కాబట్టి మీరు ఈ సమీకరణం వ్రాయగలరు నేను దీనిని ఇక్కడ వ్రాస్తున్నాను ఈ KVL సమీకరణం 12i తరువాత 6 తరువాత 6i మరియు 24 0 ఇది మీకు తెలుసు కాబట్టి 12i 6i 18i కనుక సమీకరణం 18i 6 24 0 కనుక i 1 ఆంపియర్ కనుక మనం కరెంట్ i విలువ 1 ఆంపియర్ అని తెలుసుకున్నాము నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ KVL సిద్ధాంతం ని వర్తింప చేయండి ఈ సంధర్భంలో ఈ 4 Ω నిరోధకం ద్వారా ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు కనుక ఇది 0 కాబట్టి KVLను ఈ దిశలో ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇక్కడ మొదట ఉన్నది 6 మరియు i విలువ మనకు 1 ఆంపియర్ వచ్చింది కాబట్టి 66i VThevenin 0 ఎందుకంటే ముందుగా నెగటివ్ టర్మినల్ ఉంది ఫలితంగా VThevenin 6 6i మరియు i 1 కనుక 12 వోల్ట్లు కాబట్టి VThevenin 12 వోల్ట్లు ఇక్కడ నేను అన్నీ సమీకరణాలను పరిష్కరించాను కాబట్టి VThevenin 12 వోల్ట్లు నేను దీనిని శుభ్రపరుష్టాను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే VThevenin నేను చూపిన విధంగా పరిష్కరిస్తే దీని విలువ 12 వోల్ట్లు కాబట్టి VThevenin Voc V12 అన్నీ ఒక్కటే సమానమైన వోల్టేజ్ ఇప్పుడు మనం RThevenin కనుక్కోవాలి నేను దీనిని శుభ్రపరుస్తాను RThevenin కనుక్కోవడానికి వోల్టేజ్ మూలాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి కాబట్టి RThevenin కోసం వోల్టేజ్ మూలాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి అంటే ఇక్కడ ఈ మూలం దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యింది కనుక ఈ 12 Ω మరియు ఈ 6 Ω సమాంతరంగా ఉన్నాయి మరియు ఇది 4Ω నిరోధకంతో సిరీస్లో ఉంది ఇది మన RThevenin నిరోధకం నేను దీనిని శుభ్రపరుస్తాను ఇక్కడ మన సర్క్యూట్లో రెండు మూలాలను షార్ట్ చేశాము ఈ 12 మరియు 6 సమాంతరంగా ఉన్నాయి అంటే RThevenin 12 6 12 6 ఈ 4 Ω తో సిరీస్లో ఉంది కాబట్టి దీని విలువ 12 6 7218 కనుక 4 4 అంటే 8 Ω అవుతుంది ఇది మన RThevenin కాబట్టి ఇక్కడ RThevenin విలువ 8 Ω నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మనం VThevenin విలువను కనుక్కోవాలి ఈ VThevenin తో పాటు RThevenin 8 Ω సిరీస్లో ఉంది ఇప్పుడు దీనికి RL 4 Ω లోడ్ నిరోధకంని టర్మినల్ 1 మరియు 2 మధ్య అనుసంధానం చేయండి కాబట్టి ఇలా చేశాక ఇప్పుడు మీరు దీని నుండి ప్రవహించే కరెంట్ విలువ కనుగొనండి కాబట్టి మొత్తం నిరోధకం విలువ 8 Ω 4 Ω అంటే 12 Ω కాబట్టి i VThevenin RThevenin RL ఇక్కడ VThevenin 12 వోల్ట్లు మరియు RThevenin 8 Ω మరియు RL 4 Ω ఇక్కడ వాస్తవానికి కరెంట్ 1 ఆంపియర్ కాబట్టి కరెంట్ i విలువ 1 ఆంపియర్ అంటే ఈ 1 ఆంపియర్ కరెంట్ లోడ్ నిరోధకం RL ద్వారా ప్రవహిస్తోంది ఇక్కడ మీరు RL విలువ 5Ω 6Ω ఇలా ఎంతైనా తీసుకోవచ్చు ఆ పట్టింపు లేదు RL ఇక్కడ వేరియబుల్ కనుక మీరు RL ను 6Ω 7Ω 8Ω తీసుకుంటే తదనుగుణంగా RL ద్వారా ప్రవహించే కరెంట్ని కనుక్కోవచ్చు ఎందుకంటే ఈ మిగిలిన సర్క్యూట్ అంతా మారలేదు కాబట్టి VThevenin మరియు RThevenin స్థిరంగా మారకుండా ఉంటాయి ఇది థెవెనిన్ సిద్ధాంతం యొక్క ప్రయోజనం నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి లోడ్ వోల్టేజ్ VL 4i అంటే లోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ 1 ఆంపియర్ కనుక 41 4 వోల్ట్లు అవుతుంది కాబట్టి లోడ్ నిరోధకం దగ్గర వోల్టేజ్ విలువ 4 వోల్ట్లు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మనకు ఇక్కడ వోల్టేజ్ 4 వోల్ట్లు లభించింది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ VL 4 వోల్ట్లు ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాము ఇక్కడ ప్రశ్న 1 మరియు 2 బిందువుల మధ్య మూడు Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువని థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కోండి కాబట్టి ఇది మన సమస్య ఈ 3 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువను కనుక్కోవాలి ఈ 3Ω నిరోధకం 1 మరియు 2 నోడ్ల మధ్య ఉంది దీని ద్వారా ప్రవహించే కరెంట్ దిశ 1 నుండి 2కి వెళ్తోంది అనుకుందాము కాబట్టి మొదట మనం దీనిని తెరిచి ఇక్కడ ఉన్న వోల్టేజ్ V12 ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc VThevenin అన్నీ ఒక్కటే ఈ విలువను కనుక్కోవాలి మొదట మనం ఈ వోల్టేజ్ని తెలుసుకోవాలి తరవాత మనం KVLను వర్తింపచేసి RTheveninను కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఈ 3 Ω నిరోధకంను ఓపెన్ చేయాలి అంటే మీరు దీనిని తీసివేయాలి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి మీరు దీనిని తెరిస్తే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వోల్టేజ్ Voc ఇది మన 1 మరియు 2 టర్మినల్స్ 1 అంటే పాజిటివ్ మరియు 2 అంటే నెగెటివ్ అని తీసుకున్నాము మీకు కావాలంటే 2 పాజిటివ్ మరియు 1 నెగటివ్గా తీసుకోవచ్చు ఎటువంటి నిబంధన లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ని మనం Voc అంటాము ఈ బాణం గుర్తు మరియు ఇది ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ Voc VThevenin V12ను కనుక్కోవాలి కాబట్టి ఇది కనుక్కోవడానికి మనం ఇక్కడ ఉన్న కరెంట్ని i2 అనుకుందాము i2 ఈ దిశలో ప్రవహిస్తోంది ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన మెష్ ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కనుక ఇక్కడ ఎటువంటి కరెంట్ ప్రవహించడం లేదు ఇది తెరిచి ఉండటం చేత ఇక్కడ కరెంట్ ప్రవహించడం లేదు నేను దీనిని శుభ్రపరుస్తాను ఇది ఓపెన్ సర్క్యూట్ కనుక ఇక్కడ ప్రవహించే కరెంట్ని i2 అనుకున్నాము మరియు ఇక్కడ ఉన్నది i1 ఇవి రెండు స్వతంత్ర మెష్లు కాబట్టి i1 కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తోంది మరియు i2 అంటే 1 ఆంపియర్ కరెంట్ మూలం ఈ విధంగా ఉంది కాబట్టి i2 ఈ దిశలో ప్రవహిస్తోంది i2 1 ఆంపియర్ ఎందుకంటే ఈ మెష్లో కేవలం ఒక్కటే 1 ఆంపియర్ కరెంట్ మూలం ఉంది కాబట్టి ఈ సందర్భంలో i1 కరెంట్ కనుక్కోవడానికి KVLను ఉపయోగించాలి కాబట్టి 6 12 అంటే 18 Ω కాబట్టి 6 12 i1 6 ఎందుకంటే ఇది 6 వోల్ట్లు కనుక i1 618 అంటే 13 ఆంపియర్ కాబట్టి i2 1 ఆంపియర్ మరియు i1 13 ఆంపియర్ నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది మన i1 మరియు ఇది మన i2 నేను మీకు వివరించాను మరియు ఇది Voc VThevenin కాబట్టి మనం Voc వోల్టేజ్ విలువను కనుక్కోవడానికి ఏం చేయాలి నేను KVLని ఉపయోగిస్తాను ఇక్కడ కరెంట్ ఇలా అపసవ్య దిశలో ఈ విధంగా తీసుకుందాము కాబట్టి నేను దీనిని ఇలా గీశాను మీరు దీనిని పరిశీలిస్తే ఇక్కడ 12i1 ఎందుకంటే i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది కనుక 12i1 తరువాత 2i2 ఎందుకంటే ఈ 2Ω నిరోధకం నుండి కరెంట్ ఈ విధంగా అపసవ్య దిశలో ప్రవహిస్తోంది కనుక ఇది 2 i2 VThevenin నేను మీకోసం ఇక్కడ వ్రాసాను ప్రాధమికంగా ఇది 12i1 2i2 తరువాత - టర్మినల్ ముందు వస్తుంది కాబట్టి Voc Voc అంటే VThevenin 0 దీనిలో నుండి Voc వ్రాస్తే Voc VThevenin 12i1 2i2 ఇదే నేను ఇక్కడ వ్రాసాను Voc VThevenin 12i1 2i2 అంటే 123 - 213 క్షమించండి 1213 - 21 2 వోల్ట్లు కాబట్టి VThevenin 2 వోల్ట్లు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు మనం RThevenin విలువను కనుక్కోవాలి ఇక్కడ ఒక కరెంట్ మూలం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న కరెంట్ మూలాన్ని తెరవాలి అంటే దీనిని ఆఫ్ స్థితిలో ఉంచాలి మరియు వోల్టేజ్ మూలాన్ని షార్ట్ చేయాలి ఫలితంగా మనకు లభించిన సర్క్యూట్లో టర్మినల్ 1 మరియు 2 మధ్య RThevenin నిరోధకం ఉంటుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సందర్భంలో 6 Ω మరియు 12 Ω సమాంతరంగా ఉన్నాయి అంటే ఫలితంగా నిరోధకం 612612 దీనితో 2Ω సిరీస్లో ఉంది కనుక 2 అవుతుంది కాబట్టి ఈ సమాంతరంగా ఉన్న నిరోధకాల విలువ 4 అవుతుంది కనుక ఫలితంగా ఈ నిరోధకం 42 6 Ω అందువల్ల RThevenin 6 Ω నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది మన VThevenin దీని విలువ 2 వోల్ట్లు మరియు RThevenin 6 Ω లభించింది ఈ టర్మినల్ 1 మరియు 2 మధ్య 3 Ω అనుసంధానం చేసి మార్గం మూసివేయండి కాబట్టి ఇప్పుడు కరెంట్ i VThevenin RThevenin ఈ 3 Ω నిరోధకం కాబట్టి 2 63 అంటే 29 ఆంపియర్ అవుతుంది కాబట్టి ఈ 3 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువ 29 ఆంపియర్ కాబట్టి ఈ VThevenin RThevenin 3 విలువ 29 ఆంపియర్ మీకు అర్థం అవుతోందని ఆశిస్తున్నాను ఇప్పుడు మరొక ప్రశ్న ఈ 4 36 చిత్రంలో సర్క్యూట్ యొక్క 10 Ω నిరోధకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ విలువను థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుగొనండి కాబట్టి ఇది వాస్తవానికి మన 36వ సర్క్యూట్ చిత్రం ఒక్క క్షణం ఆగండి నేను దీనిని కొంచెం జరుపుతాను కాబట్టి ఇది మన 36వ సర్క్యూట్ చిత్రం మరియు ఈ 1 మరియు 2 టర్మినల్ మధ్య 10 Ω నిరోధకం ఉంది కాబట్టి ఇది 10Ω మనం ఈ 10Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువను కనుక్కోవాలి మరియు ఈ వోల్టేజ్ విలువ 20 వోల్ట్లు ఇప్పుడు మనం ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ముందుగా మనం ఈ 10Ω నిరోధకంను తీసివేయాలి అంటే మీరు దీనిని ఓపెన్ సర్క్యూట్ చేయాలి దీనిని నుండి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే థెవెనిన్ వోల్టేజ్ను కనుక్కోవాలి తరువాత థెవెనిన్ నిరోధకం RThevenin విలువను కనుక్కోవాలి నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మొదట మనం దీనిని ఓపెన్ సర్క్యూట్ చేయడానికి 10Ω నిరోధకంను తీసివేయాలి కాబట్టి ఇది మన టర్మినల్ 1 మరియు ఇది టర్మినల్ 2 కాబట్టి Voc అంటే వాస్తవానికి ఇది Voc VThevenin V12 నేను దీనిని చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేశాక ఈ సర్క్యూట్ని పరిశీలిస్తే ఇక్కడ రెండు కరెంట్లు i1 మరియు i2 ఉన్నాయి ఈ రెండు కరెంట్లు i1 మరియు i2 విలువలను కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఇది తెరిస్తే 10Ω నిరోధకంను తీసివేశాము కాబట్టి ఇక్కడ 90Ω మరియు 10Ω సిరీస్లో ఉన్నాయి మరియు i1 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది అదే విధంగా ఇది ఓపెన్ కనుక i2 కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తోంది ఈ శాఖలో కూడా i2 కరెంట్ ప్రవహిస్తోంది కాబట్టి మీరు ఈ i1 మరియు i2 కరెంట్లను కనుక్కోవచ్చు ఇక్కడ ఒక 20 వోల్ట్ల వోల్టేజ్ మూలం అనుసంధానించబడింది నేను ఈ సర్క్యూట్ని తిరిగి మళ్ళీ గీస్తాను నేను దీనిని శుభ్రపరుస్తాను కనుక ఈ సర్క్యూట్ని నేను మీరు సులభంగా అర్థం చేసుకోడానికి మరల గీస్తాను 90 Ω మరియు 10 Ω రెండు సిరీస్లో ఉంటాయి కాబట్టి ఇది 100Ω అవుతుంది మరియు అదేవిధంగా 55 మరియు 5 Ω కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టిఇది 60 Ω మరియు దీనికి 20 వోల్ట్ల వోల్టేజ్ మూలం అనుసంధానించాము దీని విలువ 20 వోల్ట్లు మరియు దీని నుండి ప్రవహించే కరెంట్ i1 మరియు ఇక్కడ ప్రవహించే కరెంట్ i2 కాబట్టి i1 20 100 కనుక ఈ కరెంట్ విలువ 15 ఆంపియర్ అవుతుంది కాబట్టి i1 1 5 ఆంపియర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ i2 2060 ఎందుకంటే ఇది సమాంతర సర్క్యూట్ కాబట్టిఇది 13 ఆంపియర్ కనుక ఈ i2 కరెంట్ విలువ 13 ఆంపియర్ నేను దీనిని శుభ్రపరుస్తాను ఇప్పుడు మనకు i1 1 5 ఆంపియర్ మరియు i2 విలువ i1 1 5 ఆంపియర్ మరియు i2 13 ఆంపియర్ ఈ కరెంట్ విలువలు లభించాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ సర్క్యూట్కి KVL సిద్ధాంతం వర్తింపజేయాలి ఇది మన Voc అంటే VThevenin కాబట్టి మీరు భాగానికి KVLను వర్తింపచేస్తే ఈ ఎడమ చేతి వైపు భాగానికి కూడా KVL సిద్ధాంతం ఉపయోగించాలి మీరు సమీకరణం వ్రాసి పరిష్కరిస్తే మీకు అదే సమాధానం వస్తుంది కాబట్టి మనం ఈ దిశలో వెళ్తున్నాము ఈ i1 కరెంట్ ఇక్కడ ఇలా ప్రవహిస్తోంది మరియు i2 కరెంట్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇది 10 i1 అవుతుంది KVL సమీకరణం 10i1 5i2 Voc 0 అవుతుంది ఎందుకంటే మనం ఈ దిశలో ఇలా తీసుకున్నాము కాబట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc VThevenin 10i1 5i2 ఈ సమీకరణంలో i1 15 ఆంపియర్ మరియు i2 13 ఆంపియర్ అని ప్రతిక్షేపించి పరిష్కరించండి మీకు VThevenin వోల్టేజ్ లభిస్తుంది కాబట్టి మనకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc 13 వోల్ట్లు లభిస్తుంది మీరు ఆ కరెంట్ విలువలను ఉంచితే మీకు VThevenin Voc 1 3వోల్ట్లు లభిస్తుంది ఇప్పుడు రెండవ విషయం మనం 1 మరియు 2 టెర్మినల్ మధ్య ఉన్న నిరోధకం RThevenin విలువను కనుక్కోవాలి నిరోధకం RThevenin అంటే ఏమిటి కాబట్టి RThevenin కనుక్కోవడం కోసం ఇక్కడ ఉన్న వోల్టేజ్ మూలాన్ని షార్ట్ చేయాలి ఈ వోల్టేజ్ మూలాన్ని షార్ట్ చేయాలి అంటే ఈ రెండు బిందువులను షార్ట్ చేయాలి కాబట్టి దీనికి సమానమైన సర్క్యూట్ చిత్రం గీసుకుంటే సులభంగా అర్థం అవుతుంది నేను ఇక్కడ గీస్తున్నాను ఇది మన మొదటి టర్మినల్ దీనిని గీసే ముందు ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్న రెండు బిందువులను తీసుకోండి ఈ రెండు బిందువులు కేవలం ఒక తీగతో కలిసి ఉన్నాయి కాబట్టి నేను ఇలా గీస్తాను ఇది 90 Ω మరియు ఇది టర్మినల్ 1 ఇది 10 Ω ఈ బిందువును నేను ఇలా కలిపాను ఇది 55 Ω మరియు ఇది 5 Ω కాబట్టి ఇది టర్మినల్ 1 మరియు ఈ బిందువు 2 కాబట్టి ఇప్పుడు పైన ఈ రెండు షార్ట్ అయ్యాయి కాబట్టి ఈ సర్క్యూట్ ఈ విధంగా షార్ట్ అయితే 90 మరియు 10 ఈ విధంగా ఉంటుంది 55 మరియు 5 ఈ విధంగా ఉంటుంది కాబట్టి 90 మరియు 10 సమాంతరంగా ఉన్నాయి అదే విధంగా 55 మరియు 5 కూడా సమాంతరంగా ఉంటాయి కాబట్టి మనం ఈ సర్క్యూట్ యొక్క సమానమైన సర్క్యూట్ని మరలా గీస్తే ఇది టర్మినల్ 1 మరియు ఇది 90 Ω అలాగే ఈ నిరోధకం 10 Ω ఇది ఉమ్మడి టర్మినల్ ఇది 55 Ω మరియు ఈ నిరోధకం 5 Ω ఈ క్రింద ఉన్నది టర్మినల్ 2 కాబట్టి 90 మరియు 10 యొక్క సమానత్వ నిరోధకం 9010100 కనుక ఈ పైన ఉన్న సమాంతర సంధానం లో ఉన్న నిరోధకాల సమానత్వ నిరోధకం 9 Ω అవుతుంది మరియు అదే విధంగా క్రింది సమాంతర సంధానం వల్ల 55555 5 కాబట్టి 90 10 అంటే 100 మరియు 55 5 అంటే 60 ఈ సమానత్వ నిరోధకాల విలువలు లెక్కించాలి కాబట్టి పైన మరియు క్రింద ఉన్న సమానత్వ నిరోధకాలు సిరీస్లో ఉన్నాయి నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇది నేను వివరించింది ఇక్కడ షార్ట్ చేయాలని నేను చెప్పాను ఆ తరువాత ఇక్కడ చూపిన విధంగా 90 మరియు 10 55 మరియు 5 సమాంతరంగా ఉన్నాయి కనుక దీని సమానత్వ నిరోధకాలు 9 Ω మరియు 4 58 Ω లభిస్తాయి ఇవి సిరీస్లో ఉన్నాయి కనుక RThevenin 13 ఇప్పుడు దీనికి ఈ 10 Ω నిరోధకం ఈ 10 Ω ఇక్కడ అనుసంధానించబడింది ఇక్కడ VThevenin వోల్టేజ్ విలువ 13 వోల్ట్లు మరియు ఇది RThevenin మరియు దీనికి 10 Ω ఇక్కడ జోడించాము కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క కరెంట్ VThevenin RThevenin 10 13 13 58 10 కనుక ఈ i కరెంట్ విలువ 0 014 ఆంపియర్ వస్తుంది ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు మరొక సమస్య 4 40 సర్క్యూట్ చిత్రంలో 50 Ω నిరోధకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ విలువను థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుగొనండి ఈ సందర్భంగా పూర్వ ఉదాహరణకు ఈ సమస్యకి వ్యత్యాసం మూలకాల యొక్క విలువలలో ఉంది మరియు సర్క్యూట్ యొక్క నిర్మాణంలో మార్పు ఇక్కడ ఒక 10 Ω నిరోధకం అధికంగా అనుసంధానించబడింది పూర్వ ఉదాహరణలో ఇక్కడ ఎటువంటి నిరోధకం లేదు మరియు 10 Ω బదులుగా 50 Ω నిరోధకం ఉంది మరియు మనం ఈ 50 Ω నిరోధకం ద్వారా ప్రవహించే కరెంట్ విలువను కనుక్కోవాలి దీనిని మనం టర్మినల్ 1 మరియు ఇది టెర్మినల్ 2 అని గుర్తించాము అదే పద్ధతిని పాటించాలి కనుక మొదట ఈ 50 Ω నిరోధకాన్ని తీసివేయాలి కాబట్టి దీనిని ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc VThevenin అని నేను ప్రతిసారి చెప్తున్నాను దీనిని మనం కొన్ని సార్లు V12 అని కూడా అంటాము కాబట్టి మీరు ఈ సర్క్యూట్ని తెరిస్తే అంటే ఈ 50 Ω నిరోధాన్ని తీసివేయాలి ఇప్పుడు సర్క్యూట్ని పరిశీలిస్తే 30 మరియు 60 సిరీస్లో ఉన్నాయి కాబట్టి 3060 అంటే 90 Ω మరియు ఈ వైపు కూడా సిరీస్లో ఉన్న 6030 90 Ω కాబట్టి కుడివైపు సమానత్వ నిరోధకం 90 Ω మరియు ఎడమ వైపు కూడా సమానత్వ నిరోధకం 90 Ω నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి నిజానికి i1 i2 i 2 ఎందుకంటే ఈ బిందువు దగ్గర లోపలికి ప్రవహించే కరెంట్ రెండు భాగాలుగా విభజించి పైకి సగం మరియు క్రిందికి సగం ప్రవహిస్తాయి కాబట్టి i1 i2 i2 అంటే i 2i1 2i2 కాబట్టి ఇది మొదటి విషయం ఇప్పుడు మీరు i2 మరియు i1 విలువల కోసం సులభంగా పరిష్కరించవచ్చు ఎందుకంటే i1 i2 మరియు i విలువ తెలుసుకోవడానికి ఇక్కడ మనం KCLను వర్తింపజేయాలి క్షమించండి దీనిని నేను శుభ్రపరుస్తాను ఇక్కడ KCLను వర్తింపజేస్తే i i1 i2 మరియు i 2i1 లేదా 2i2 ఇదే నేను ఇక్కడ వ్రాసాను ఇప్పుడు కరెంట్ i కోసం KVLను వర్తింపజేయాలి మరియు i1 i2 రెండు కరెంట్లు సమానం కాబట్టి ఈ విధంగా KVL సిద్ధాంతం వర్తింపజేయాలి కనుక ఈ విధంగా తీసుకుంటే 10i అవుతుంది ఎందుకంటే కరెంట్ i ఈ దిశలో ప్రవహిస్తోంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి కరెంట్ ఈ 10Ω నిరోధకం ద్వారా ప్రవహిస్తోంది కనుక 10i మనం ఈ విధంగా వెళ్తున్నాము కనుక i2 కరెంట్ ప్రవహించే 60 మరియు 30 రెండు సిరీస్లో ఉన్నాయి కనుక 6030 అంటే దీని ఫలిత నిరోధకం 90 Ω అవుతుంది కనుక సమీకరణం 10i 90i2 5 0 ఎందుకంటే ఇది 5 వోల్ట్లు ఇప్పుడు మనం i i1 i2 విలువ తీసుకుంటే 10i1 i2 90i2 5 కానీ i2 i1 ఉపయోగించి పరిష్కరిస్తే i1 మరియు i2 లభిస్తాయి ఈ సమీకరణాలను నేను ఇక్కడ పరిష్కరించాను కాబట్టి వీటిని సరళీకృతం చేస్తే ఈ సర్క్యూట్ లోని కరెంట్లు i2 i1 122 అంపియర్ లభిస్తుంది కాబట్టి ఇక్కడ మనం కరెంట్ i i2 i1 122 ఆంపియర్ లభించింది తర్వాత మనం KVL ఉపయోగించాలి నేను ఆ సర్క్యూట్ చూపిస్తాను కాబట్టి ఇక్కడ మీరు KVL సిద్ధాంతాన్ని వర్తింపజేయాలి మనం KVLను ఈ విధంగా తీసుకున్నాము ఇది మన Voc ఈ లూప్లో KVL ఉపయోగించాలి కాబట్టి ఇది 60Ω దీని ద్వారా i1 కరెంట్ ప్రవహిస్తోంది మరియు ఇది మన i2 కరెంట్ కాబట్టి KVL సమీకరణం 60i1 30i2 Voc ఇందులో మీరు i1 i2 కరెంట్ల విలువలు ప్రతిక్షేపిస్తే Voc అంటే VThevenin కనుక్కోవచ్చు అదే నేను ఇక్కడ వ్రాసాను కాబట్టి ఇక్కడ Voc 1 36 వోల్ట్లు లభించింది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ Voc VThevenin ఇక్కడ ఎటువంటి అస్పష్టత ఉండకూడదు ఇప్పుడు మనం థెవెనిన్ సమానత్వ RThevenin కనుక్కోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ సర్క్యూట్లో వోల్టేజ్ మూలాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాము దీనిని షార్ట్ చేస్తే ఇక్కడ ఈ 10 Ω నిరోధకం ఉంది కనుక ఈ వోల్టేజ్ మూలం లేక పోతే ఈ 10Ω నిరోధకం ఇక్కడకి వస్తుంది కాబట్టి వోల్టేజ్ మూలం షార్ట్ అవ్వడం వల్ల ఈ 10Ω నిరోధకం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు అర్ధం అవ్వడం కోసం నేను దీనిని ఇక్కడ గీస్తున్నాను ఈ సర్క్యూట్లో వోల్టేజ్ మూలం ఉండదు కనుక ఈ 10 Ω ఇక్కడ ఉంటుంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఇప్పుడు నేను వివరించింది ఈ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మనకు 30 60 మరియు 10 Ω 60 and 10 Ω నిరోధకాలు డెల్టా రూపంలో ఉన్నాయి దీనిని పరిష్కరించడానికి స్టార్ రూపంలో మార్చాలి ఇందులో R1 30 Ω R2 60 Ω మరియు R3 10 Ω కాబట్టి R1 R2 R3 30 60 10 100 Ω మరియు ఇప్పుడు మీరు స్టార్ రూపంలో పైన ఉన్న శాఖ యొక్క విలువను తెలుసుకోవచ్చు మరియు కుడి ఎడమ శాఖల యొక్క నిరోధకం తెలుసుకోవచ్చు కాబట్టి ఇది 30 60 అంటే 1800ను R1 R2 R3 అంటే 100తో భాగించాలి కాబట్టి స్టార్ రూపంలో పైన శాఖ 18 Ω అదే విధంగా ఎడమ వైపు ఉన్న శాఖ యొక్క నిరోధకం 3010100 అంటే 3Ω అవుతుంది మరియు కుడి వైపు ఉన్న శాఖ యొక్క నిరోధకం 6010 600100 అంటే 6Ω కాబట్టి ఇది టర్మినల్ 1 మరియు ఇక్కడ 18Ω నిరోధకం ఉంది క్రింద ఉన్నది టర్మినల్ 2 నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి 3 Ω మరియు 60 Ω సిరీస్లో ఉన్నాయి మరియు 6 Ω 30 Ω కూడా సిరీస్లో ఉన్నాయి కుడి మరియు ఎడమ శాఖలు సమాంతరంగా ఉన్నాయి ఎడమవైపు సమానత్వ నిరోధకం 63 Ω ఇక్కడ మనకు 63Ω వస్తుంది మరియు కుడివైపు సమానత్వ నిరోధకం 36 Ω ఇవి సమాంతరంగా ఉన్నాయి కనుక 6336 6336 దీనికి ఒక విలువ వస్తుంది ఇది 18 Ω నిరోధకంతో సిరీస్లో ఉంది నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి పైన 18 Ω మరియు కుడి ఎడమ వైపు శాఖలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీని సమానత్వ నిరోధకం 22 91 Ω వస్తుంది మరియు ఇది 18Ωతో సిరీస్లో ఉంది కాబట్టి మొత్తం విలువ 40 91Ω అంటే RThevenin 40 కాబట్టి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో RThevenin విలువ ఇప్పుడు మనం తెలుసుకున్న 40 91 Ω మరియు VThevenin సిరీస్లో ఉంది మరియు ఇక్కడ మనం ప్రారంభంలో తీసివేసిన 50 Ω నిరోధకం ఉంది కాబట్టి ఈ సర్క్యూట్ని ఉపయోగించి మీరు ఈ 50 Ω నిరోధకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ విలువను తెలుసుకోవచ్చు నేను దీనిని శుభ్రపరుస్తాను కాబట్టి ఈ సర్క్యూట్ని పరిష్కరిస్తే మీకు కరెంట్ i విలువ 0 01 ఆంపియర్ వస్తుంది కాబట్టి ఈ పూర్తి సర్క్యూట్ని పరిష్కరించడం బదులుగా థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించడం చాలా సులభం ఇక్కడ కేవలం VThevenin మరియు RThevenin విలువలు కనుక్కోవాలి తరువాత థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్కినిరోధకాన్ని జోడించాలి మరియు ఈ నిరోధకం ద్వారా ప్రవహిస్తున్న కరెంట్ కనుక్కోవచ్చు 50 Ω నిరోధకం ద్వారా ఈ కరెంట్ ప్రవహిస్తుంది ధన్యవాదాలు